పరిశ్రమ 4 0 కోసం వివిధ సాంకేతిక పరిశీలనలు అవసరం తరచుగా తీవ్రంగా పరిగణించని ఒక విషయం కానీ పరిశ్రమ 4 0 సమ్మతి కోసం మా దృక్కోణం నుండి ఇది చాలా ముఖ్యమైనది జ్ఞాన స్థావరం సహాయం తీసుకోవడం మునుపటి ఉత్పత్తి ప్రక్రియల నుండి ఇతర యూనిట్లలో ఉన్న ఉత్పత్తి ప్రక్రియల నుండి లేదా అదే రకమైన ఉత్పత్తి ప్రక్రియలను అనుసరించి ఇతర పరిశ్రమల నుండి పొందగలది నాలెడ్జ్ బేస్ కాబట్టిఈ నాలెడ్జ్ బేస్ చాలా సహాయకారిగా ఉంటుంది అందువల్ల మనకు జ్ఞానం పంచుకునే యంత్రాంగాన్ని నిర్మించడంలో సహాయపడే ఒక రకమైన వేదిక అవసరం సహకార వేదికలు చాలా ముఖ్యమైనవి మరియు ఈ ఉపన్యాసంలో మేము ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ గురించి మాట్లాడుతాము ఇండస్ట్రీ 4 0 లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకు సాగడానికి పిఎల్ఎమ్ ఉత్పత్తుల జీవితచక్ర నిర్వహణలో మీరు ఆటోమేషన్ను ఎలా సాధించగలరు కాబట్టి ఈ లక్షణాలలో కొన్నింటిని చూద్దాం వీటిలో ప్రతి దాని గురించి ఉన్నత స్థాయి అవగాహన కొద్దిసేపట్లో కాబట్టి సహకార వేదిక అంటే ఏమిటి కాబట్టి ప్రాథమికంగా మనం మాట్లాడుతున్నది సాఫ్ట్వేర్ ప్లాట్ఫారమ్ కావచ్చు ఇది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్లాట్ఫారమ్ కావచ్చు ఇది సహాయపడుతుంది ఉద్యోగులు సమాచారాన్ని పంచుకోవడానికి మరియు కొన్ని వ్యాపార సమస్యలను పరిష్కరించడానికి కాబట్టి ఉద్యోగులు సహకార వేదికను ఉపయోగించి తమ మధ్య సమాచారాన్ని పంచుకోవచ్చు ఈ సహకార ప్లాట్ఫారమ్లను ఉపయోగించడం ద్వారా ఒక పరిశ్రమలోని ఉద్యోగులు సమాచారాన్ని మరొక పరిశ్రమలోని ఉద్యోగులతో పంచుకోవచ్చు మరియు ఈ విషయం మీరు సాధారణీకరించవచ్చు మరియు విభిన్న దృశ్యాలకు విస్తరించవచ్చు కాబట్టి సహకార ప్లాట్ఫారమ్లు తప్పనిసరిగా జ్ఞానాన్ని పంచుకోవడంలో జ్ఞానాన్ని నిర్వహించడానికి ఒక వేదిక జ్ఞాన నిర్వహణ మరియు వ్యాపార ప్రక్రియల పునరుద్ధరణ కోసం వ్యాపార కార్యకలాపాల్లో చేర్చడం మరియు ఈ వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్లాట్ఫారమ్లను నిర్మించడం గురించి మాట్లాడుతున్నాయి భవిష్యత్తులో ప్రక్రియలు కాబట్టి సహకార వేదిక దీన్ని చేయడంలో సహాయపడుతుంది కాబట్టి సహకార వేదిక అంటే ఏమిటి సహకార ప్లాట్ఫారమ్లను రూపొందించడానికి కొన్ని విభిన్న దృక్పథాలు ఉన్నాయి వ్యాపార సామాజిక పొరలో ప్రవేశపెట్టిన సామాజిక పొర భాగం ఉంది ఎందుకంటే మేము ఈ ప్లాట్ఫారమ్ల సహాయంతో వారి విభిన్న జ్ఞానాన్ని పంచుకునే వినియోగదారుల గురించి మాట్లాడుతున్నాము సోషల్ లేయర్ కాంపోనెంట్ మిళితం మరియు ఇంటిగ్రేటెడ్ ప్రొవిజనింగ్ తో బిజినెస్ యుటిలైజేషన్స్ తో కానీ మీకు కొంత ప్లాట్ఫాం అవసరం కాబట్టి మీకు ఒక రకమైన సాధనం అవసరం ఇది ప్రస్తుతమున్న ఉత్పత్తులతో లేదా కొత్త ఉత్పత్తులతో అనుసంధానించబడవచ్చు అవి అభివృద్ధి చేయబడుతున్నాయి లేదా పరిశ్రమలో సంపాదించబడుతున్నాయి కాబట్టి వ్యాపార సహకార ప్లాట్ఫామ్లలో కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి ఈ సహకార ప్లాట్ఫారమ్లను సులభంగా ప్రాప్యత చేయాలి మరియు ఇది ఉపయోగించడానికి సులభంగా ఉండాలి మరియు వారికి కొంత తెలిసిన ఫంక్షన్ అవసరం ఇది జట్టు సభ్యుల మధ్య లేదా వివిధ జట్ల మధ్య సహకారానికి సహాయపడుతుంది అలాంటి ఒక ప్లాట్ఫామ్ను ప్రో వర్క్ ఫ్లో అని పిలుస్తారు ఇది పరిశ్రమలలో తరచుగా ఉపయోగించే సహకార వేదిక పేరు కాబట్టి ఇది వెబ్ ఆధారిత ప్రాజెక్ట్ నిర్వహణ వేదిక ఇది నిర్వాహకుల కోసం రూపొందించబడింది ఆపై ఈ ప్లాట్ఫాం ప్రాథమికంగా ఉత్పత్తి నిర్వహణ ప్రక్రియలో ఉత్పత్తి ప్రక్రియలో ప్రాజెక్ట్ డెలివరీపై సహకరించడానికి మరియు మెరుగుపరచడానికి ఉద్యోగులకు సహాయపడుతుంది కాబట్టి ఇది సహకార వేదిక యొక్క ఉదాహరణ ఈ సహకార వేదిక ఎలా పని చేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను కాబట్టి మేము సహకార వేదిక గురించి మాట్లాడుతున్నాము ఈ సహకార వేదిక జ్ఞానాన్ని సేకరించడానికి జ్ఞానాన్ని సేకరించడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ జ్ఞానం జ్ఞాన నిర్వహణలో ఉపయోగించబడుతుంది కాబట్టి ప్రాథమికంగా ఏమి జరుగుతుందో ఈ సహకార వేదిక సహాయపడుతుంది లేదా ఇది జ్ఞాన నిర్వహణను ప్రారంభిస్తుంది కాబట్టి వివిధ పరిశ్రమ ఏజెంట్లకు ఈ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ముఖ్యం ఇతర పరిశ్రమ ఏజెంట్లు కూడా ఉండవచ్చు అదేవిధంగా పరిశ్రమ ఏజెంట్ కూడా ఉండవచ్చు కాబట్టి ఈ పరిశ్రమ ఏజెంట్లు తమ మధ్య సమాచారాన్ని పంచుకుంటారు మరియు వారు వ్యాపార లక్ష్యాలను సాధించడానికి కలిసి పనిచేస్తారు కాబట్టి సహకార వేదిక ఎలా పనిచేస్తుంది మరియు దాని యొక్క జ్ఞాన నిర్వహణ అంశంతో ఎలా అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆలోచన ఏమి జరుగుతుందో ఉత్పాదకతను మెరుగుపరచడం ఈ వ్యాపార ఉత్పాదక ప్రక్రియల సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు పరిశ్రమ 4 0 యొక్క మొత్తం లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈ సహకార వేదికలు కనుగొనబడతాయి అని మేము చెబుతున్నాము ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సహకార ఉత్పాదకత మెరుగుపడబోతోంది పెంచబోతోంది కాబట్టి సహకార ఉత్పాదకత పెరుగుదలకు నాలుగు వేర్వేరు అంశాలు ఉన్నాయి ఐటి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ పారిశ్రామికీకరణ మరియు సమన్వయం వంటి వివిధ కీలక భాగాల సహాయంతో ఇది ప్రారంభించబడుతుంది రాబోయే కొద్ది నిమిషాల్లో వీటిలో ప్రతి ఒక్కటి కొంచెం వివరంగా చూద్దాం ఐటి విస్తరణకు ఐటి కాబట్టి ప్రాథమికంగా ఏమి జరిగిందంటే కంప్యూటర్లు గణన పరికరాలు గత కొన్ని దశాబ్దాలుగా మన ఆర్థిక వృద్ధిలో భారీ ప్రభావాన్ని చూపుతాయని మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలలో క్యాపిటల్ స్టాక్స్ మరియు షేర్లలో పెరుగుదల ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమలు ఈ కంప్యూటింగ్ శక్తి సహాయంతో ప్రపంచ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ సమాచార వ్యవస్థలను పరిగణనలోకి తీసుకొని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కాబట్టి నిల్వ సామర్థ్యాలు గణన హై స్పీడ్ గణన సామర్థ్యాలు పెరిగాయి మరియు అవి రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఐటి విస్తరణ ప్రాథమికంగా సహకార ప్లాట్ఫామ్తో రావడానికి అవసరమైన గణన ప్లాట్ఫారమ్ను రూపొందించడంలో సహాయపడింది సత్యం యొక్క ఏకైక మూలం అంటే మేము ఒకే రిపోజిటరీ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ మొత్తం డేటా నిల్వ చేయబడుతుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఒక డేటా మోడల్ మరియు ఇన్ఫర్మేషన్ మోడల్ గురించి మాట్లాడుతున్నాము అది ప్రతి డేటా మూలకాన్ని సరిగ్గా ఒకసారి నిల్వ చేయడంలో సహాయపడుతుంది కాబట్టి సత్యం యొక్క ఈ ఏకైక మూలం సరైన సాఫ్ట్వేర్ను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి సరైన స్థలంలో ఉపయోగించాలి కాబట్టి మొత్తం ఉత్పత్తి జీవిత చక్రంలో సత్యం యొక్క ఏకైక మూలం గ్రహించాల్సిన అవసరం ఉంది మరియు ఇది చాలా ముఖ్యం పారిశ్రామికీకరణ కాబట్టి ఇది ప్రాథమికంగా వర్చువల్ ప్రపంచం మరియు మధ్య వంతెన భౌతిక వాతావరణం కాబట్టి భౌతిక వాతావరణం మనం ఇంతకుముందు మాట్లాడిన సైబర్ భౌతిక వ్యవస్థలను ఉపయోగించి వర్చువల్ ప్రపంచంతో ముడిపడి ఉంది మరియు ఈ సైబర్ భౌతిక వ్యవస్థలు కంప్యూటర్లు సెన్సార్లు యాక్యుయేటర్లతో ఉంటాయి కాబట్టి ఈ వ్యవస్థలు వాటిలో సహజమైన మరియు స్వీయ ప్రభావవంతమైన అంశాలను అవలంబించాల్సిన అవసరం ఉంది మరియు సమన్వయం ప్రాథమికంగా ఒకే పరిశ్రమలో వివిధ పరిశ్రమలలో మరియు అనేక పరిశ్రమల ఏజెంట్ల మధ్య బలమైన సమన్వయం ఉందని నిర్ధారించడానికి తద్వారా సహకార ఉత్పాదకత మరింత పెరుగుతుంది సమన్వయాన్ని రెండు దశల్లో ప్రారంభించవచ్చు మొదటి దశలో మొత్తం లక్ష్యంతో కమ్యూనికేట్ చేసే నెట్వర్క్ను మేము స్థాపించగలము మరియు రెండవది వికేంద్రీకృత వ్యవస్థలో నిర్ణయాధికారులకు అధికారాన్ని అందిస్తుంది కాబట్టి సమన్వయ సందర్భంలో మేము మాట్లాడుతున్న ఈ నెట్వర్క్ ఉద్యోగుల మార్పిడిని ప్రోత్సహించడం ద్వారా లేదా వేర్వేరు ఉద్యోగుల మధ్య స్మార్ట్ పరికరాలను ఉపయోగించడం ద్వారా నిర్వహించబడుతుంది ఎందుకంటే మేము మీ ఉద్యోగులను వేర్వేరు స్మార్ట్ పరికరాలతో సన్నద్ధం చేస్తే మార్పిడి భౌతిక మార్పిడి అవసరం లేదు ఒకే సమాచార సంస్థ యొక్క ఉద్యోగుల మధ్య లేదా వివిధ సంస్థలలో బలమైన సమన్వయం కోసం ఈ సమాచార మార్పిడిని కొనసాగించవచ్చు ఇప్పుడు దాని యొక్క ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఈ పేరు సూచించినట్లుగా ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ ఈ పదం వాస్తవానికి ఇది పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించే పరిభాష అని సూచిస్తుంది కాబట్టి ఈ ఉత్పత్తి జీవిత చక్రాలను ఉపయోగించి ఉత్పత్తి యొక్క మొత్తం జీవితచక్రం సంగ్రహించబడే వరకు ఆదర్శం నుండి ఉత్పత్తి యొక్క జీవితచక్రం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ సంస్థ యొక్క ఉత్పత్తులకు నిర్వహణ వ్యవస్థగా పనిచేస్తుంది PLM ఒక ఉత్పత్తిని ఉత్పత్తి యొక్క ఒకే భాగం నుండి ఆ ఉత్పత్తి యొక్క మొత్తం పోర్ట్ఫోలియో వరకు పూర్తిగా నిర్వహిస్తుంది ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ వ్యవస్థలకు ఉదాహరణలు ప్రాథమికంగా CIS వ్యవస్థ గణన ఇంటెలిజెంట్ వ్యవస్థ మరియు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించబడే అనేక ఇతర పరిశ్రమల నిర్దిష్ట PLM వ్యవస్థలు ఉన్నాయి మరియు ప్రాథమికంగా ఈ PLM వ్యవస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ యొక్క ప్రధాన లక్ష్యం ఉత్పత్తి ఆదాయాన్ని పెంచడం ఉత్పత్తి సంబంధిత ఖర్చులను తగ్గించడం మరియు ఉత్పత్తుల విలువను పెంచడం కాబట్టి స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా ఇవి చాలా ఆకర్షణీయమైన లక్షణాలు ఇవి పరిశ్రమ 4 0 వైపు వెళ్ళడానికి పరిశ్రమ 4 0 లో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి పరిశ్రమ 4 0 లో ఆటోమేషన్ లక్ష్యాలను మెరుగుపరచడానికి అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పి ఎల్ ఎం ఈ పి పి అంటే ఉత్పత్తి కాబట్టి ఉత్పత్తి ప్రాథమికంగా పరిశ్రమలో కేంద్ర ఇతివృత్తం ప్రతిదీ ఉత్పత్తులు మరియు ప్రక్రియల చుట్టూ నిర్వహించబడుతుంది కాబట్టి పి ఉత్పత్తికి అనుగుణంగా ఉంటుంది ఇది ప్రాథమికంగా పరిశ్రమలలో పిఎల్ఎమ్లో పరిగణించబడే కేంద్ర ఏజెంట్ కాబట్టి ఉత్పత్తి సంస్థ ఆదాయానికి మూలం కాబట్టి ఈ పి స్పష్టంగా ఉంది ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ యొక్క అతి ముఖ్యమైన భాగం నేను ఇప్పటివరకు మీకు చెప్తున్నాను మీకు ఉత్పత్తి లేకపోతే మీకు దాని సేవలు లేవని మేము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి సేవ ప్రాథమికంగా ఆ ఉత్పత్తికి అనుసంధానించబడి ఉంటుంది నిర్వహణ యొక్క L అంటే జీవితచక్రం ఎల్ అంటే జీవితచక్రం మరియు ఈ ఉత్పత్తిలో ఐదు వేర్వేరు భాగాలు ఐదు వేర్వేరు దశలు ఉన్నాయి జీవితచక్రం కాబట్టి PLM యొక్క జీవితచక్రంలో కాబట్టి ప్రాథమికంగా విజువలైజేషన్ విజువలైజ్ వాడకాన్ని గ్రహించి ఆపై పారవేయడం కాబట్టి విజువలైజ్ అంటే భావజాలం ఆలోచనను వివరించడం ఆలోచనను గ్రహించడం ఆలోచనను గ్రహించడం వ్యవస్థకు మద్దతు ఇవ్వడం నిర్మించిన ఉత్పత్తి ఆపై నిర్మించిన ఉత్పత్తిని పారవేయడం లేదా పదవీ విరమణ చేయడం కాబట్టి ఇవి ఐదు వేర్వేరు భాగాలు ఏదైనా ఉత్పత్తి జీవితచక్రం యొక్క ఉత్పత్తి జీవితచక్రంలో ఐదు వేర్వేరు దశలు నేను మీకు చెబుతున్నట్లు విజువలైజేషన్ భావజాలానికి అనుగుణంగా ఉంటుంది ఉత్పత్తికి సంబంధించి ప్రజలకు భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వారు ఈ ఉత్పత్తిని నిర్మించటానికి ize హించుకుంటారు అది ఆదర్శ భాగం తదుపరిది ఈ ఆలోచనను దశల వివరణ దశ ద్వారా ప్రాథమికంగా సంగ్రహించే ఒక రకమైన ప్రాతినిధ్యంగా మార్చాలి గ్రహణశక్తి లేదా అవగాహన ప్రాథమికంగా మునుపటి దశ చివరిలో ఉత్పత్తిని దాని చివరి రూపంలో నిర్మించాలి ఆపై ఉపయోగం లేదా మద్దతు ప్రాథమికంగా కస్టమర్ వినియోగదారు మద్దతు దశలో ఉత్పత్తిని ఉపయోగించడం ప్రారంభిస్తుంది ఆపై అది ఉపయోగించిన తర్వాత అది కంపెనీకి ఉపయోగపడక పోతే ఉత్పత్తిని విరమించుకోవాలి గురించి ఎందుకు మాట్లాడుతున్నామో మనం భిన్నంగా అర్థం చేసుకోవాలి దశ ఏదైనా ఉత్పత్తి యొక్క జీవితచక్రం యొక్క వివిధ దశలు PLM లో M అంటే నిర్వహణ కాబట్టి ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ M అంటే నిర్వహణ నిర్వహణ మేము ఇక్కడ ఉత్పత్తి నిర్వహణ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ ఉత్పత్తి సంబంధిత పరికరాల సమన్వయం మరియు సంస్థ యొక్క పరిగణనలు ముఖ్యమైనవి వివిధ లక్ష్యాలను పరిష్కరించడానికి ఇది అవసరం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను అమలు చేయడం మరియు నియంత్రణ ఫలితాన్ని తీసుకోవడం ఇవి PLM యొక్క నిర్వహణ అంశంలో భిన్నమైన ముఖ్యమైనవి కాబట్టి పిఎల్ఎమ్ యొక్క నిర్వహణ అంశంలో మొత్తం ఆలోచన ఏమిటంటే ఒక ఉత్పత్తి బాగా పనిచేస్తుందని దాని జీవితచక్రంలో నిర్వహించబడుతుంది మరియు ఉత్పత్తి సంస్థకు లాభం చేకూరుస్తుందని మేనేజ్మెంట్ హామీ ఇస్తుంది ఇండస్ట్రీ 4 0 పరంగా సామర్థ్యాన్ని ప్రభావాన్ని మెరుగుపరచడానికి ఇది అవసరం దానిని సాధించటానికి ఆటోమేషన్ పోయాలి కాబట్టి పిఎల్ఎమ్లోని ఆటోమేషన్ అనేది పరిశ్రమలు కష్టపడాల్సిన విషయం కంప్యూటర్లు మాత్రమే ఎంబెడెడ్ సిస్టమ్స్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి వివిధ విషయాల సహాయంతో ఈ సామర్థ్యం మరియు ప్రభావాన్ని మెరుగుపరచడానికి ప్రతిదీ కలిసి తీసుకోవాలి PLM యొక్క ఆటోమేషన్ కాబట్టి PLM యొక్క ఈ సామర్థ్యం మరియు ప్రభావం పెరుగుతున్న ఆదాయంతో మార్కెట్ వాటా మరియు మార్కెట్ పరిమాణాన్ని మెరుగుపరుస్తుంది 0 ఆర్థిక పనితీరు కోసం పిఎల్ఎమ్ యొక్క ఈ వ్యాపార లక్ష్యాలు కొన్ని ఇవి మార్కెట్ వాటాను పెంచడం మార్కెట్ ఆదాయాన్ని పెంచడం అభివృద్ధి వ్యయాన్ని తగ్గించడం గురించి స్పష్టంగా మాట్లాడుతాయి సమయం తగ్గింపు ప్రాథమికంగా ప్రాజెక్ట్ సమయాన్ని అధిగమించడం లాభదాయకమైన సమయాన్ని తగ్గించడం తగ్గడం గురించి నాణ్యమైన చర్చలను మెరుగుపరచడం లోపం రేటు అంటే ఈ రేటు ఈ వేర్వేరు ఉత్పత్తులలో తయారీ లోపాలు ఉన్న రేటు కాబట్టి కస్టమర్ సంతృప్తిని మెరుగుపరిచే ఆ రేటును తగ్గించడం మరియు ఇవి ప్రాథమికంగా PLM యొక్క వ్యాపార లక్ష్యాల యొక్క నాణ్యమైన అంశాన్ని మెరుగుపరుస్తాయి 100 కాన్ఫిగరేషన్ అనుగుణ్యతను నిర్ధారిస్తూ 100 కస్టమర్ సంతృప్తిని మెరుగుపరిచే ఉత్పత్తి విడుదలలో ఆలస్యం సమయాన్ని తగ్గించే వ్యాపారం యొక్క మొత్తం మెరుగుదల ఇవన్నీ పరిశ్రమ 4 0 కొరకు PLM యొక్క విభిన్న వ్యాపార లక్ష్యాలు కాబట్టి మేము PLM గురించి మాట్లాడుతుంటే మేము కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విభిన్న అంశాలను చూద్దాం 4 0 సందర్భంలో PLM యొక్క పరిధి గురించి మాట్లాడుదాం కాబట్టి మొదట మీరు ఉత్పత్తిని డిజైన్ చేయాలి అప్పుడు ఈ ఉత్పత్తిని దాని చివరి రూప మార్పిడిలో నిర్మించాలి డిజైన్ యొక్క ఉత్పత్తిని భౌతిక రూపంలోకి మార్చడం మరియు తరువాత ఈ ఉత్పత్తి పంపిణీ చేయబడుతుంది కాబట్టి ఇవన్నీ పరిశ్రమ 4 0 లక్ష్యాలకు అనుగుణంగా ఉండటానికి ప్రాథమికంగా సాధ్యమైనంతవరకు ఆటోమేట్ చేయవలసి ఉంటుంది కాబట్టి మేము PLM యొక్క పరిధి ఏమిటో తిరిగి వెళ్తాము కాబట్టి లో తొమ్మిది భాగాలు ఉన్నాయి ఒక ఉత్పత్తిని దాని జీవితచక్రంలో నిర్వహించడానికి PLM మరియు ఇవి దాని యొక్క విభిన్న భాగాలు ఇవి వేర్వేరు భాగాల లక్ష్యాలు మరియు మాతృక సంస్థ మరియు నిర్వహణ కార్యకలాపాలు ప్రజలు ఉత్పత్తి డేటా ఉత్పత్తి డేటా నిర్వహణ వ్యవస్థ వివిధ PLM అనువర్తనాలు పరికరాలు మరియు సౌకర్యాలు పద్ధతులు మరియు పద్ధతులు కాబట్టి ఈ వేర్వేరు తొమ్మిది భాగాలు ఉండాలి PLM లోని ఉత్పత్తి యొక్క జీవితచక్రంలో నిర్వహించబడుతుంది మరియు కొలమానాలు PLM కోసం ఒక సంస్థ యొక్క లక్ష్యం నాణ్యత మరియు వ్యాపారాన్ని మెరుగుపరచడం సమయాన్ని తగ్గించడం ఆర్థిక పనితీరును మెరుగుపరచడం కాబట్టి KPI ను సాధారణంగా KPI లు అని పిలుస్తారు కంపెనీలలో కీ పని తీరు సూచికలు పరిగణించబడతాయి ఇవి ప్రాథమికంగా కంపెనీలో పరిగణించబడే ఒక రకమైన కొలమానాలు మరియు ఇవి ఒక నిర్దిష్ట ఉత్పత్తి అభివృద్ధి వైపు సాధించాల్సిన ఉద్యోగులచే లక్ష్యంగా ఉంటాయి తదుపరి విషయం ప్రాథమికంగా సంస్థ మరియు నిర్వహణ ఇక్కడ మేము వనరుల నిర్వహణ అంశాల గురించి మాట్లాడుతున్నాము మరియు వివిధ వనరుల వనరుల నిర్వహణ యొక్క మొత్తం నిర్వహణ అంటే అన్ని రకాల వనరులు ఉత్పత్తి మౌలిక సదుపాయాలు మానవ వనరులు మరియు అన్ని రకాల వనరులతో సహా అన్ని రకాల వనరులు దాని నిర్వహణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కార్యకలాపాలు ఆలోచన నిర్వహణ ప్రోగ్రామ్ నిర్వహణ కొత్త ఉత్పత్తి అభివృద్ధి వంటి అనేక ఉత్పత్తుల ఉత్పత్తి అనుబంధ కార్యకలాపాలు ఉన్నాయి ఉత్పత్తిని పురోగమింపజేయడానికి మరియు నిర్వహించడానికి ప్రజలు పాల్గొంటారు ఉదాహరణకు వ్యాపార విశ్లేషకుడు ఖర్చు అకౌంటెంట్ కాబట్టి ఇవి భిన్నమైన వ్యక్తుల అంశాలు మరియు ఉత్పత్తి డేటా ఇది జీవిత జీవితచక్రం అంతటా ఒక ప్రధాన ఆస్తి కాబట్టి మేము తప్పుడు ఉత్పత్తి డేటాను అందిస్తే ఉత్పత్తి సమస్యను ఎదుర్కొంటుంది కాబట్టి ఉత్పత్తి డేటా అంటే మీరు ఒక రకమైన డేటాను తప్పుడు ప్రచారం చేసినట్లు ఉత్పత్తి లోపం లేనిదని మీరు అంటున్నారు కాని ఉత్పత్తిలో కొంత చిన్న లేదా పెద్ద లోపం ఉందని చెప్పండి కాబట్టి ఈ తప్పుడు ప్రచారం చేయకూడదు కాబట్టి అప్పుడు ఉత్పత్తి కూడా విఫలమవుతుంది మరియు ఇది మార్కెట్లో సమస్యను ఎదుర్కొంటుంది ఉత్పత్తి డేటా నిర్వహణ వ్యవస్థ ఈ పేరు సూచించినట్లుగా ఇది ఉత్పత్తి చేసిన అన్ని డేటాను నిర్వహిస్తుంది మరియు ఇది మొత్తం జీవిత చక్ర ఉత్పత్తి జీవితచక్రం మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది సరైన సమయంలో సరైన సమాచారాన్ని అందిస్తుంది కావలసిన పనితీరు స్థాయిలను పొందడానికి PLM అనువర్తనాలు వేర్వేరు అనువర్తనాలు అవసరం ఇవి ప్రజలు వేర్వేరు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి ఈ అనువర్తనాలు ఈ విభిన్న ఉత్పత్తులను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి ప్రజలకు మద్దతు ఇస్తాయి వాడకం భిన్నమైన వాడకం గురించి మాట్లాడే పరికరాలు మరియు సౌకర్యాలు పరిశ్రమలో ఇప్పటికే ఉన్న సౌకర్యాలు వివిధ మౌలిక సదుపాయాల ఉపయోగం మరియు PLM యొక్క ప్రతి దశలో ఇప్పటికే లేని వాటిని సేకరించడం ఉత్పత్తి పురోగతి సమయం ఉత్పత్తి వ్యయం ద్వారా జీవితచక్రంలో ఉత్పత్తిని మెరుగుపరచడానికి సాంకేతికతలు మరియు పద్ధతులు కార్యాచరణ ఆధారిత వ్యయం ఉమ్మడి ఇంజనీరింగ్ స్థిరత్వం కోసం రూపకల్పన మరియు జీవితచక్ర అంచనా వంటి అనేక పద్ధతులు మరియు పద్ధతులను ఉపయోగించవచ్చు లక్ష్యం కోసం మీరు PLM ను అవలంబిస్తే వ్యాపార డ్రైవర్లు చాలా కొత్త వ్యాపార సవాళ్లు ఉన్నాయి తగ్గిన లేదా తగ్గించిన ఉత్పత్తి జీవితచక్రం వంటి విభిన్న వ్యాపార సవాళ్లు ఉన్నాయి ఇండస్ట్రీ 4 0 సందర్భంలో కొత్త ఉత్పత్తులలో అవుట్సోర్సింగ్ పెరిగింది మరియు ఉత్పత్తుల నిర్మాణం సంక్లిష్టంగా మారింది కాబట్టి IIoT వ్యవస్థల గురించి ఆలోచించండి CPS వ్యవస్థ గురించి ఆలోచించండి పరిశ్రమ 4 0 లో మేము చిన్న సెన్సార్ ఎనేబుల్ పరికరాల గురించి మాట్లాడుతున్నాము చిన్న యాక్యుయేటర్ ఎనేబుల్ చేసిన పరికరాలు కాబట్టి ఈ IoT వ్యవస్థలు అభివృద్ధి చేయబడిన విధానం ఇది ఒక రకమైన విభిన్న ఉత్పత్తి జీవితచక్రం ఇది ఈ IoT వ్యవస్థల కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏమి జరిగిందో IoT లో ఉత్పత్తి జీవిత చక్రం తగ్గింది అది తగ్గించబడింది మరియు చాలా విషయాలు ప్రాథమికంగా చాలా భాగాలు అవుట్సోర్స్ చేయబడ్డాయి మరియు వాటిలో చాలా వరకు వివిధ సంస్థల నుండి లభిస్తాయి కాబట్టి ప్రాథమికంగా ఈ అవుట్ సోర్సింగ్ మరియు IoT సందర్భంలో సోర్సింగ్ మరియు పరిశ్రమ 4 0 లో వాటి ఉపయోగం పెరిగింది మరియు తత్ఫలితంగా ఉత్పత్తి యొక్క నిర్మాణం ఉత్పత్తి యొక్క నిర్మాణం ఎందుకంటే IoT ఉత్పత్తులలో చాలా విభిన్న సంక్లిష్ట భాగాలు ఉన్నాయి ఉత్పత్తి నిర్మాణం కూడా క్లిష్టంగా మారింది కాబట్టి ఇండస్ట్రీ 4 0 లో పిఎల్ఎమ్ కోసం ఈ కొత్త వ్యాపార సవాళ్లలో కొన్ని ఇవి గుర్తుంచుకోవాలి వేగం పెరగడం డిమాండ్ పెరగడం మరియు ఉత్పత్తి యొక్క నాణ్యత ఒక నిర్దిష్ట వ్యాపారాన్ని నడిపించడానికి ఇతర సవాళ్లు ఈ రోజుల్లో మేము వేర్వేరు యూనిట్ల భౌతిక ఉనికి గురించి మాట్లాడటం లేదు వర్చువల్ ఉనికి కూడా ఉండవచ్చు భౌగోళికంగా చెదరగొట్టబడిన డిజైన్ జట్లు సరఫరా గొలుసును చాలావరకు వర్చువల్గా మార్చారు ఈ IoT వ్యవస్థల స్వీకరణ పెరుగుదలతో ఇది మరింత పెంచవచ్చు కాబట్టి అవసరం ఏమిటంటే వివిధ పరిశ్రమ భాగాలు ఒకదానితో ఒకటి సహకరించాలి కాబట్టి ఈ రోజుల్లో పిఎల్ఎమ్లో నికర సెంట్రిక్ సాంకేతికతలు వాటి ఉపయోగంలో పెరిగాయి మరియు ఇది ఉత్పత్తి ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని పెంచడమే కాక అభివృద్ధి పరంగా మరింత క్లిష్టంగా మారింది కాబట్టి పరిశ్రమ 4 0 కోసం ఇవి PLM కోసం ఉపయోగించగల 10 దశల విధానాలు PLM యొక్క నంబర్ 1 డేటా సేకరణ విద్య కాబట్టి విద్య భాగం చాలా ముఖ్యం మరియు తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది కానీ విద్య మరియు శిక్షణ చాలా ముఖ్యం పిఎల్ఎమ్ కాన్సెప్ట్ పిఎల్ఎమ్ రోడ్మ్యాప్ జనరేషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ వడ్డీ లెక్కింపు రేటు మేనేజ్మెంట్ రిపోర్ట్ తయారీ ఎగ్జిక్యూటివ్ తయారీ మరియు ఎగ్జిక్యూటివ్ డెసిషన్ సపోర్ట్లో నిర్వహణ సాధన వీటిలో ప్రతి దాని గురించి మీరు మరింత వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే వీటిలో చాలా బాగా అర్థం చేసుకోబడ్డాయి మరియు వాటిలో చాలావరకు మీరు ఈ పేర్ల నుండి మాత్రమే అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను మీరు మరింత వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఇది మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే మూలం కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి మీరు ఈ ప్రత్యేక సాహిత్యం ద్వారా వెళ్ళవచ్చు కాబట్టి దీనితో మేము ఈ ఉపన్యాసం ముగింపుకు వచ్చాము కాబట్టి సహకార వేదిక ఉత్పత్తి జీవితచక్ర నిర్వహణ IoT IIoT ఇండస్ట్రీ 4 0 సందర్భంలో వాటి ఆటోమేషన్ మెరుగుదల చాలా ముఖ్యం కాబట్టి ఇవి తరచూ పట్టించుకోవు కాని మన కోణం నుండి ఉండకూడదు మరియు అందుకే ఈ విషయాలను ఇండస్ట్రీ 4 0 మరియు IIoT లపై ఈ ప్రత్యేక కోర్సులో చేర్చాము ధన్యవాదాలు